స్వాగతం ఈ రోజు ఉపన్యాసం 49 లో మనము రేఖాగణిత మరియు బీజగణిత గుణకారం మరియు మాత్రికల సారూప్యత గురించి మాట్లాడుతాము కాబట్టి ఈ ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి అంటే లాంబ్డా Lambdaλ యొక్క గుణకారం యొక్క మూలం గా లక్షణ సమీకరణం యొక్క root గా మరియు రేఖాగణిత గుణకారం అంటే λ యొక్క ఐగెన్స్పేస్ యొక్క పరిమాణం అంటే ఐగెన్వాల్యూ λ కు అనుగుణమైన సరళ స్వతంత్ర ఐగెన్వేక్టర్ల సంఖ్య కాబట్టి ఈ λ యొక్క మల్టిప్లిసిటి గురించి చెప్పడానికి మనం ఇప్పుడు ఉపయోగించే ఈ రెండు సంఖ్యలు అనేక ఉదాహరణలు అన్ని లక్షణం మూలాలు ఐగెన్వాల్యూ లు పునరావృతమయ్యాయి ఈ ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి సహాయంతో మనం ఇప్పుడు లెక్కించవచ్చు కాబట్టి ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి ఉదాహరణకు 3 సార్లు రూట్ రిపీట్ అయింది కాబట్టి ఆ నిర్దిష్ట మూలం యొక్క ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 3 మరియు జియోమెట్రికల్ మల్టిప్లిసిటి ఐగెన్ స్పేస్ యొక్క డైమెన్షన్ లేదా పర్టికులర్ ఐగెన్వాల్యూ λ కు అనుగుణంగా మనకు ఉన్న నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ ఈ రెండు వర్గీకరణలతో మనం మరింత ముందుకు వెళ్తాము కాని దీనికి ముందు ఈ జియోమెట్రిక్ మల్టిప్లిసిటి ఎల్లప్పుడూ ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది ఇది ఒక ముఖ్యమైన ఫలితం ఇది అధికారికంగా నిరూపించగలము కానీ దీనికి వికర్ణీకరణ మొదలైన వాటి గురించి తెలుసుకోవడానికి కొంచెం ఎక్కువ జ్ఞానం అవసరం కాబట్టి మనము ఇప్పుడు ఈ ఫలితాన్ని నిరూపించలేము కానీ ఈ జియోమెట్రిక్ మల్టిప్లిసిటి ఎల్లప్పుడూ ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటుందని మనము గుర్తుంచుకుంటాము ఉదాహరణకు ఒక పర్టికులర్ రూట్ ఒక పర్టికులర్ ఐగెన్వాల్యూ 3 సార్లు రిపీట్ అవుతుంది మరియు సంబంధిత జియోమెట్రిక్ మల్టిప్లిసిటి 3 రెట్లు అంటే ఇవి నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్ వెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు 3 కన్నా తక్కువ లేదా సమానంగా ఉండాలి మొదట మనం ఇక్కడ వచ్చే పరిస్థితులు ఏమిటో అనేక ఉదాహరణల సహాయంతో చూస్తాము కాబట్టి ఈ సందర్భంలో ఈ మాతృక యొక్క ఐగెన్వాల్యూ లను మరియు ఐగెన్వెక్టర్ ను కనుగొంటాము A 6 2 2 2 3 1 2 1 3 కాబట్టి ఈ ఐగెన్ కోసం ఈ మ్యాట్రిక్స్ కోసం మనము గత ఉపన్యాసంలో అనేక మ్యాట్రిక్స్ ల కోసం ఇప్పటికే లెక్కించిన ఐగెన్వాల్యూ మరియు ఐగెన్వెక్టర్ను లెక్కిస్తాము కాబట్టి ఐగెన్వాల్యూల గణనతో మనకు ఇప్పుడు బాగా తెలుసు మొదట ఇక్కడ మనము మ్యాట్రిక్స్ కోసం ఇచ్చిన ఈక్వేషన్ యొక్క det A λI 0 వ్రాసి ఈ మ్యాట్రిక్స్ కొరకు డెటర్మనెంట్ ని ఇక్కడ లెక్కించవచ్చు కాబట్టి డెటర్మనెంట్ ఇలా ఉంటుంది 2 λλ 2λ 80 కాబట్టి నేను ఈ భాగాన్ని దాటవేస్తున్నాను ఎందుకంటే చివరి ఉపన్యాసంలో అనేక ఉదాహరణల కోసం మనము ఇప్పటికే చూశాము కాబట్టి మనం ఈ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్2 λλ 2λ 8 0 ని కలిగి ఉన్నాము ఇప్పుడు మనకు రెండు విభిన్నమైన ఐగెన్వాల్యూలు ఒకటి 2 సార్లు రిపీట్ అవుతుంది అంటే λ 2 2 8 కాబట్టి ఈ ఐగెన్వాల్యూ 2 రెండుసార్లు రిపీట్ అవుతుంది మరియు ఈ 8 ఒక సారి రిపీట్ అవుతుంది మరియు ఈ ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి గురించి మనం చర్చించాము కాబట్టి ఈ ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి λ 2 యొక్క ఈ ఐగెన్వాల్యూ 2 ఎందుకంటే ఇది ఇక్కడ 2 సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి λ 2 యొక్క ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 2 మరియు ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 8 ఎందుకంటే ఇది ఒక్కసారి మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ λ 8 యొక్క ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 1 కాబట్టి ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి మరియు జియోమెట్రిక్ మల్టిప్లిసిటి ఈ విధంగా నిర్వచించబడింది λ 2 లేదా λ 8 ఐగెన్వాల్యూస్ ఈ వెక్టర్స్ యొక్క ఐగెన్ స్పేస్ పొందాలి కాబట్టి ఈ λ 8 ఒకసారి పునరావృతమైందని ఈ సందర్భంలో జియోమెట్రికల్ మల్టిప్లిసిటి 1 కన్నా ఎక్కువ ఉండకూడదు ఎందుకంటే ఈ λ 8 యొక్క ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 1 అవుతుంది కాబట్టి ఐగెన్వెక్టర్ను లెక్కించకుండా మనం జియోమెట్రిక్ మల్టిప్లిసిటి 1 అవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్ వెక్టర్ λ 8 గా ఉంటుంది కాబట్టి రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్ వెక్టర్స్ ఉండకూడదు ఆ ఫలితం ఈ ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి ఎల్లప్పుడూ జియోమెట్రిక్ మల్టిప్లిసిటి కంటే పెద్దదని మనకు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ ఉండకూడదు ఒకటి మాత్రమే ఉండాలి ఎందుకంటే ఈ λ 8 యొక్క ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 1 అవుతుంది దీనికి కనీసం 1 ఐగెన్వెక్టర్ ఉండాలి ఎందుకంటే ఫౌండేషన్ అలా చెబుతుంది మనకు ఇప్పటికే ఈ A xIx ఉంది మరియు డెటర్మనెంట్ 0 కి సమానం మనకు ఎల్లప్పుడూ అల్పమైన పరిష్కారం ఉండదు ఈ ఈక్వేషన్ కోసం ఇక్కడ A xIx 0 కాబట్టి ఖచ్చితంగా ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్ వెక్టర్ ఉంటుంది కానీ రెండు ఉండకూడదు ఇది ఈ సందర్భంలో కూడా మనం చూస్తాము కాబట్టి ఇక్కడ ఇది A xIx కాబట్టి ఈ λ 8 ఇక్కడA యొక్క వికర్ణ ఎంట్రీల నుండి తీసివేయబడుతుంది మరియు తరువాత మనకు x1 x2 x3 మరియు కుడి వైపు ఈ 0 0 0 వెక్టర్ ఉంటుంది 2 2 2 2 5 1 2 1 5 x1 x2 x3 0 0 0 2 2 2 0 3 3 0 0 0 x1 x2 x3 0 0 0 కాబట్టి ఇదే పరిస్థితి ఈ మ్యాట్రిక్స్ కోసం సమీకరణాల సిస్టమ్ కి అడ్డు వరుస తగ్గిన ఎచెలాన్ రూపం మరియు ఇప్పుడు ఇది పైవట్ ఎలిమెంట్ అని ఇక్కడ గమనించాము మరియు ఇక్కడ మనకు పివట్ ఎలిమెంట్ కూడా ఉంది కాబట్టి మొదటి రెండు నిలువు వరుసలలో పివట్ మూలకం ఉంటుంది మూడవ కాలమ్కు పైవట్ ఎలిమెంట్ ఉండదు కాబట్టి ఇది ఈ కి అనుగుణంగా ఉంటుంది x3 ఈ వెక్టర్ యొక్క భాగం మరియు మనం ఫ్రీ వేరియబుల్ గా తీసుకోవచ్చు కాబట్టి అక్కడ నుండి ఒక ఫ్రీ వేరియబుల్ మాత్రమే స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి ఒకటి మరియు దానికి అనుగుణంగా మనం రెండు ఫ్రీ వేరియబుల్స్ పొందలేము కాబట్టి ఫ్రీ వేరియబుల్స్ సంఖ్య నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్స్ గురించి చెబుతుంది కాబట్టి ఇక్కడ మనకు రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ ఉండకూడదు కాబట్టి ఈ సందర్భంలో ఒకే ఫ్రీ వేరియబుల్ మాత్రమే ఉంటుందని మనకు ముందే తెలుసు రెండు ఫ్రీ వేరియబుల్స్ ఉండకూడదు కాబట్టి ఈ x3 ఫ్రీ వేరియబుల్ దీనిని మనం మళ్ళీ ఎంచుకోవచ్చు మనము లెక్కించడానికి x1 మరియు x2 పరంగా కలిగి

కాబట్టి ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ంగా ఉన్న ఏకైక ఐగెన్వెక్టర్ ఈ విలువ ఆల్ఫాను తీసుకోకుండా మనం బయటపడే ఏ ఇతర ఐగెన్వెక్టర్ ఇక్కడ అవి ఈపై ఆధారపడిన ఐగెన్వెక్టర్ 2 1 1 కాబట్టి ఈ సందర్భంలో మనకు ఒకలీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ మాత్రమే వచ్చింది మరియు అందువల్ల జియోమెట్రికల్ మల్టిప్లిసిటి అని మనము చెప్తాము ఈ ఐగెన్వాల్యూ ఇక్కడ ఇచ్చిన లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్ వెక్టర్స్ సంఖ్య కాబట్టి ఈ λ 8 యొక్క జియోమెట్రికల్ మల్టిప్లిసిటి 1 కాబట్టి ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్ వెక్టర్స్ సంఖ్య మనం ఈ ఐజెన్వాల్యూస్కి వచ్చినప్పుడు ఒక ఐగెన్వాల్యూ λ 2 మరియు ఇది 2 సార్లు పునరావృతమైందని గుర్తుంచుకోండి అంటే ఈయొక్క ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి ge 2 2 కాబట్టి ఈ సందర్భంలో మనకు సంబంధిత ఐగెన్వెక్టర్ సంబంధిత లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ ఉండవచ్చు 2 అంటే గరిష్టంగా 2 కానీ 1 కూడా ఉండవచ్చు మనం వాటిని ముందుగా లెక్కించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఐగెన్వాల్యూని చూస్తే ఇచ్చిన ఐగెన్వాల్యూకు అనుగుణంగా ఎన్ని ఐగెన్వెక్టర్ లీనియర్లీ ఇండిపెండెంట్గా ఉంటాయో చెప్పలేము కాని ఇప్పుడు మనం ఏమి చెప్పగలం ఎందుకంటే ఈ 2 యొక్క మల్టిప్లిసిటి 2 లేదా ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 2 మరియు జియోమెట్రికల్ మల్టిప్లిసిటి 2 కన్నా తక్కువ లేదా సమానంగా ఉంటుంది కాబట్టిలీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ సంఖ్య 1 కావచ్చు లేదా ఈ సందర్భంలో ఇప్పుడు 2 కూడా కావచ్చు అని మనకు తెలుసు కాబట్టి దీన్ని మనం లెక్కిద్దాం కాబట్టి ఈ A xIx 0 పొందుతాము కాబట్టి ఈ సమీకరణాన్ని లీనియర్ ఈక్వేషన్ యొక్క సిస్టమ్ మరియు తరువాత ఈ ఎచెలాన్ రూపానికి తగ్గించడం ద్వారా 4 2 2 2 1 1 2 1 1 x1 x2 x3 0 0 0 2 1 1 0 0 0 0 0 0 x1 x2 x3 0 0 0 లీనియర్ ఈక్వేషన్ యొక్క ఈ సిస్టమ్ యొక్క ఈ వరుస తగ్గిన ఎచెలాన్ రూపాన్ని మనము వ్రాసాము ఈ ప్రత్యేక సందర్భంలో మనం ఎన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్స్ కలిగి ఉండబోతున్నామో ఇప్పుడు గుర్తించవచ్చు కాబట్టి ఇక్కడ ఇది పివట్ ఎలిమెంట్ ఇది ఈ సందర్భంలో మైనస్ 2 మరియు కాలమ్ నంబర్ రెండు ఇక్కడ పివట్ లేదు మనకు పివట్ లేదు కాబట్టి కాలమ్ సంఖ్య 1 లో ఉన్న ఒక పైవట్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ x2 మరియు x3 x2 మరియు x3 ఫ్రీ వేరియబుల్స్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఫ్రీ వేరియబుల్స్ ఫ్రీ వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి మనము వారికి ఏదైనా విలువను కేటాయించవచ్చు అంటే మనకు ఇప్పుడు రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్స్ ఉండబోతున్నాయి ఎందుకంటే మనకు ఎన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్స్ లభిస్తాయో అనేక ఫ్రీ వేరియబుల్స్ నిర్ణయిస్తాయి కాబట్టి ఈ సందర్భంలో మనకు రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్స్ లభిస్తాయి మరియు అదే మనము వ్రాస్తాము x1 x2 x3 112 1 0 2 12 0 1 కాబట్టి మనకు ఈ రెండులీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ వచ్చింది కాబట్టి ఇది ఒకటి మరియు ఇది ఒకటి అవి ఎక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్ంగా ఉన్నాయో తనిఖీ చేయవచ్చు కాబట్టి λ 2 కు అనుగుణంగా λ 2 ఇది ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 2 అని 2 రెట్లు పునరావృతం అయినందున ఈ ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 2 మరియు మనకు ఇప్పుడు జియోమెట్రికల్ మల్టిప్లిసిటి కూడా వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో జియోమెట్రికల్ మల్టిప్లిసిటి కూడా 2 కాబట్టి మనకు ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 2 మరియు జియోమెట్రికల్ మల్టిప్లిసిటి 2 ఉన్నాయి రేఖాగణిత మళ్లీ బీజగణితం కంటే ఎక్కువ ఉండకూడదు కానీ ఈ సందర్భంలో మనకు కనీసం సమానత్వం వచ్చింది కాబట్టి ఈ యొక్క జియోమెట్రికల్ మల్టిప్లిసిటి λ 2 2 ఎందుకంటే ఈ λ కు అనుగుణమైన లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వేక్టర్లు 2 కాబట్టి ఈ ఉదాహరణ 2 ఇక్కడ మనము ఈయొక్క ఐగెన్వాల్యూలను మరియు ఐగెన్వెక్టర్ను నిర్ణయిస్తాము A 2 0 0 4 2 0 0 0 3 మరియు ఈ సందర్భంలో ఐగెన్వాల్యూలు డయాగొనల్ ఎంట్రీగా ఉంటాయి ఎందుకంటే ఇది తక్కువ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మరియు ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కోసం ఇక్కడ అన్ని డయాగొనల్ మీద కూర్చున్నాము కాబట్టి మనకు ఈ λ 2 2 3 ఉన్నాయి అక్కడ ఇవి ఐగెన్వాల్యూలు మరియు ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్వాల్యూలు ఎల్లప్పుడూ ఒక వికర్ణ మూలకం కాబట్టి మనకు ఐగెన్వాల్యుస్ 2 2 3 ఉన్నాయి ఐగెన్ స్పేస్ ఇప్పుడు మనం కోసం లెక్కిస్తాము λ 2 మళ్ళీ నేను ఇక్కడ అర్థం ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి తెలుసుకోవాలంటే అది 2 కి 2 మరియు ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 3 గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము జియోమెట్రికల్ మల్టిప్లిసిటి పొందడానికి ఇప్పుడు ఐగెన్ స్పేస్ లెక్కించాలి కాబట్టి ఇక్కడ ఐగెన్ స్పేస్ కాబట్టి A λI కాబట్టి ఇక్కడ 2 డయాగొనల్ ఎంట్రీ నుండి తీసివేయబడుతుంది కాబట్టి మనకు అక్కడ 0 0 అక్కడ 1 అక్కడ లభిస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు మ్యాట్రిక్స్ A xIx 0 కాబట్టి మనం ఇక్కడ ఏమి చూస్తాము వాస్తవానికి మనం దీనిని తీసుకోవచ్చు మనం అడ్డు వరుసను మార్చుకోవచ్చు మరియు తరువాత మనకు ఈ ఎచెలాన్ రూపం ఉంటుంది అడ్డు వరుస తగ్గిన ఎచెలాన్ 0 మనకు కావాలంటే మనం దిగువకు తీసుకురాగలము 1 0 0 4 1 0 0 0 0 x1 x2 x3 0 0 0 కాబట్టి మనము ఇక్కడ సులభంగా ఈ ఎచెలాన్ రూపంలోకి మార్చవచ్చు మరియు తరువాత 2 ఉంటుందని చూస్తాము ఇక్కడ 2 పైవట్ అంశాలు ఉంటాయి కాబట్టి ఇది పైవట్ మూలకం అవుతుంది మరియు మనము ఈ ఎచెలాన్ రూపంలోకి మార్చినప్పుడు ఇది కూడా పైవట్ మూలకం అవుతుంది మరియు ఈ మధ్యలో ఒకటి ఇక్కడ మొదటి నిలువు వరుసకు పైవట్ ఉంటుంది మరియు మూడవ కాలమ్ పైవట్ కలిగి ఉంటుంది మరియు ఈ x2 ఫ్రీ వేరియబుల్ అవుతుంది కాబట్టి ఈ x2 ఫ్రీ వేరియబుల్ కానుంది అంటే ఒక ఫ్రీ వేరియబుల్ మాత్రమే మరియు మనకు ఒకలీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ మాత్రమే లభిస్తుంది x1 x2 x3 0 0 1 కానీ ఇప్పుడు మనకు జియోమెట్రికల్ మల్టిప్లిసిటి 1 గా వచ్చింది కాబట్టి ఇచ్చిన ఐగెన్వాల్యూల కోసం మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఆశ్చర్యపోనవసరం లేదు ఎన్ని ఐగెన్వాల్యూ వెక్టర్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ంగా ఉంటాయో ముందుగానే ఉహించలేము కాబట్టి మనము వాటిని లెక్కించాలి ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి కంటే తక్కువ లేదా సమానమని ఆ ఫలితం నుండి మనకు తెలుసు లేదా జియోమెట్రికల్ మల్టిప్లిసిటి ఈ 2 యొక్క ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 2 అని బీజగణిత గుణకారానికి సమానం కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి గరిష్టంగా 2 ఉంటుందని మనకు తెలుసులీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వేక్టర్లు ఉదాహరణకు ఈ సందర్భంలో మూడు సరళ ఐగెన్లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వేక్టర్లు ఉండకూడదు కాని 2 ఉంటుందా లేదా 1 ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనం గమనించినది ఏమిటి మునుపటి ఉదాహరణలో ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 2 మరియు జియోమెట్రికల్ మల్టిప్లిసిటి కూడా 2 అయితే ఈ సందర్భంలో మనకు ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 2 ఉంది అయితే ఈ సందర్భంలో జియోమెట్రికల్ మల్టిప్లిసిటి కేవలం 1 మాత్రమే కాబట్టి ఇక్కడ జియోమెట్రికల్ మల్టిప్లిసిటి 1 ఎందుకంటే మనకు 1 లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ ఉంది మరియు 2 యొక్క ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 2 ఎందుకంటే ఈ 2 2 సార్లు రిపీట్ అయింది ఈ యొక్క ఐగెన్ స్పేస్ కు వస్తోంది λ 3 కాబట్టి ఒకే ఒక్కటి ఉంటుందని మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 1 అయినందున ఖచ్చితంగా ఒక ఫ్రీ వేరియబుల్ మాత్రమే ఉంటుందని ఈ సందర్భంలో మనకు తెలుసు కాబట్టి మనకు 1 కంటే ఎక్కువ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ మనం ఈ A xIx 0 నులెక్కిస్తే తరువాత మనము ఈ సిస్టమ్ను పరిష్కరించినప్పుడు కాబట్టి ఈ సందర్భంలో 2 పైవట్లు ఉన్నాయని మనము గమనిస్తాము మనం దీనిని 0 కి చేయగలిగినప్పుడు మరియు ఇది కూడా ఒక పైవట్ అవుతుంది ఎందుకంటే ఇది ఆ సందర్భంలో 0 కాదు కాబట్టి మీకు 2 పివట్ ఎలిమెంట్స్ ఉంటాయి మరియు ఈ x3 ఈ సందర్భంలో ఫ్రీ వేరియబుల్ అవుతుంది కాబట్టి ఈ ఆల్ఫాకి అనుగుణంగా ఉంటుంది x3 మరియు ఈ x2 0 మరియు x1 మ్యాట్రిక్స్ యొక్క ఈ నిర్మాణం నుండికూడా 0 అవుతుంది కాబట్టి మనము పరిష్కారంపొందుతాము 0 0 1 మరియు ఉహించిన విధంగా లేదా ఈ λ 3 కు అనుగుణంగా ఒకే లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ ఉంది ఈ λ 3 జియోమెట్రిక్ మల్టిప్లిసిటి 1 మరియు ఈ λ 3 ఆల్జీభ్రాయిక్ మల్టిప్లిసిటి కూడా ఈ సందర్భంలో 1 ఉంది ఈ λ యొక్క ఈ ఐజెన్స్పేస్ యొక్క కోణాన్ని మనం కనుగొనే మరో ఉదాహరణ ఇక్కడ ఈ ప్రత్యేక మ్యాట్రిక్స్కు సమానం A 1 0 0 1 1 1 0 0 1 కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ మనం క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ A xIx 0 ని వ్రాయాలి కాబట్టి ఈ సందర్భంలో క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్λ 13 0 ని మనం గమనించవచ్చు కాబట్టి మనకు 3 రూట్స్ ఉన్నాయి 1 1 1 అంటే ఈ λ యొక్క ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 1 కి సమానం కాబట్టి మనకు ఒకే ఐగెన్వాల్యూ ఉన్న ఒక ఉదాహరణ ఉంది కానీ మూడుసార్లు రిపీట్ అయింది మనము ఇక్కడ లెక్కించినప్పుడు గణించాలి కాబట్టి ఈ ఈక్వేషన్ తో ఐగెన్ వెక్టర్ A λIx0 కాబట్టి ఈ సందర్భంలో డయాగొనల్ ఎంట్రీ నుండి తీసుకున్నప్పుడు A xIx 0 0 0 0 1 0 1 0 0 0 x1 x2 x3 0 0 0 కాబట్టి ఈ డయాగొనల్స్ కూడా 0 గా ఉంటాయి మరియు మనకు ఇది చాలా సరళమైన ఉదాహరణ మరియు ఈ సందర్భంలో 1 పైవట్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ మొదటి కాలమ్ పైవట్ కలిగి ఉంటుంది మరియు రెండవది మరియు మూడవది ఫ్రీ వేరియబుల్స్ అవుతుంది కాబట్టి ఇది పైవట్ ఎలిమెంట్ అవుతుంది మరియు తరువాత మరేమీ లేదు కాబట్టి మనకు ఫ్రీ వేరియబుల్ ఉంది మనకు ఫ్రీ వేరియబుల్ ఉంది కాబట్టి రెండు ఫ్రీ వేరియబుల్స్ ఉన్నాయి అంటే 2 లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వేక్టర్లు కాబట్టి ఇక్కడ x21x32x1 2 కోసం మనకు x1 x2 x3 10 1 0 2 1 0 1 ఉంది కాబట్టి ఇక్కడ ఐగెన్వాల్యూ 1 ఇది 3 సార్లు రిపీట్ అయింది కాబట్టి ఈ λ యొక్క ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 1 కు సమానం 3 మరియు ఈ λ యొక్క జియోమెట్రికల్ మల్టిప్లిసిటి 1 కి సమానం కాబట్టి అవి 2 లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్ కాబట్టి ఈ ఐగెన్ స్థలం యొక్క డైమెన్షన్ 2 లేదా ఈ λ యొక్క జియోమెట్రికల్ మల్టిప్లిసిటి 1 కు సమానం ఈ సందర్భంలో కాబట్టి మళ్ళీ 3 సార్లు పునరావృతం అయినప్పటికీ మనకు ఈ డైమెన్షన్ 2 కాదు 3 మరియు 1 కాదు కానీ ఇక్కడ సాధ్యమయ్యే విలువలు 3 కావచ్చు ఇది 2 కావచ్చు ఇక్కడ ఇది ఇలా ఉంటుంది కానీ ఇది 1 గా ఉంటుంది ఈ ఉదాహరణలో మళ్ళీ ఈ గుర్తింపు మ్యాట్రిక్స్ ను తీసుకుంటాము కాబట్టి మూల్యాంకనం చేయడం చాలా సులభం కాబట్టి ఈ యొక్క ఐగెన్ స్పేస్ యొక్క కోణాన్ని మళ్ళీ కనుగొనాలనుకుంటున్నాము A ఈ గుర్తింపు మ్యాట్రిక్స్కు సమానంగా మరియు మనము దాని క్యారెక్టరిష్టిక్ ఈక్వేషన్ ని వ్రాస్తే మనకు ఈ λ 13 0 లభిస్తుంది కాబట్టి మళ్ళీ మనకు ఈ 1 1 1 ఉంది ఈ ఐగెన్వాల్యూ యొక్క ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి ఇప్పుడు కేవలం 3 మాత్రమే కాబట్టి ఈ 1 కి అనుగుణంగా ఉంటుంది ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి 3 మరియు మనం ఇప్పుడు రేఖాగణిత గుణకాన్ని లెక్కించినట్లయితే అది ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టిఈ A λIx0 చేత లెక్కించబడుతుంది మరియు అందువల్ల మనము డయాగొనల్ ఎంట్రీల నుండి ఈ ఐగెన్ వ్యాల్యు 1 తీసివేసినప్పుడు కాబట్టి మనకు ఈ మ్యాట్రిక్స్ 0 లభిస్తుంది మరియు x1 x2 x3 మళ్ళీ 0 మ్యాట్రిక్స్ కు సమానం ⟹0 0 0 0 0 0 0 0 0 x1 x2 x3 0 0 0 కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ పైవట్ లేదు మరియు అన్ని వేరియబుల్స్ x1 x2 x3 అవి ఫ్రీ వేరియబుల్స్ కాబట్టి మనం ఏదైనా విలువను x1 x2 x3 కు కేటాయించవచ్చు అవి ఇక్కడ ఫ్రీం మరియు ఇది ఇప్పుడు మనం చూసిన చాలా ప్రత్యేకమైన సందర్భం ఇక్కడ 0 మ్యాట్రిక్స్ ను మైనస్ λ I గా పొందాము మరియు ఈ x1 x2 x3 స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశం ఉంది కాబట్టి మనము x11x22x33 గా తీసుకున్నాము ఎందుకంటే ఈ మూడు కూడా ఫ్రీ వేరియబుల్స్ ఆపై ఈ x1 x2 x3 11 0 0 20 1 0 30 0 1 కాబట్టి ఈ కేసు కు అనుగుణంగా ఈ సందర్భంలో మనకు మూడు లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్ λ 1 ఉంది కాబట్టి ఆల్జీభ్రాయక్ యొక్క మల్టిప్లిసిటి λ 1 3 మరియు ఈ సందర్భంలో 3 అయిన ఐగెన్ స్పేస్ యొక్క డైమెన్షన్ అయిన జియోమెట్రిక్ మల్టిప్లిసిటి కాబట్టి ఈ ఉదాహరణలో మనం చూశాము ఇది 3 సార్లు పునరావృతమైతే మనం పూర్తి కోణాన్ని పొందగలిగే అవకాశం కూడా ఉంది ఇక్కడ ఐగెన్ స్పేస్ యొక్క డైమెన్షన్ 3 ఎన్ని సార్లు రిపీట్ అయిన దాని ఫలితం 3 కన్నా ఎక్కువ ఉండకూడదు మరియు సహజంగానే ఇక్కడ పుల్ డైమెన్షన్ లో ఉన్న అంశాలు ఈ R3 మూలకానికి చెందినవి మరియు 3 కంటే ఎక్కువగా డైమెన్షన్ ఉండకూడదు ఆ కోణంలో మనం ఇక్కడ ముగించవచ్చు ఇక్కడ పరిచయం చేసే సిమిలారిటి ఆఫ్ మ్యాట్రిక్స్ మనము తదుపరి ఉపన్యాసంలో కొనసాగుతాము కాబట్టి ఈ n ×n మ్యాట్రిక్స్ B ను n×n మ్యాట్రిక్స్ A కి సమానంగా పిలుస్తారు B P 1AP మ్యాట్రిక్స్ A మరియు B ల మధ్య ఈ సంబంధం ఉంటే అప్పుడు మనము ఈ P ను మ్యాట్రిక్స్ A లేదా A మ్యాట్రిక్స్ B కి సమానమని పిలుస్తాము మనకు ఈ నాన్ సింగులర్ మాత్రిక P ఉంటే ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ P 1I ఈ P నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడ B మరియు A అనే రెండు మ్యాట్రిక్స్ ల మధ్య మనకు ఈ సంబంధం ఉంటే P 1AP B మ్యాట్రిక్స్ ను ఇస్తుంది అప్పుడు ఈ రెండూ సమానమైనవని మనము పిలుస్తాము ఈ రోజు మనం తనిఖీ చేసే కొన్ని లక్షణాల ను ఈ B మరియు A ఐగెన్వాల్యూ లకు ఉపయోగిస్ధాము ఐగెన్వెక్టర్స్ పరంగా చాలా సాధారణ లక్షణాలను పంచుకుంటాయి మరియు ఇతర పరిగణనలు కూడా ఉన్నాయి వీటిని మనం తదుపరి ఉపన్యాసంలో కొనసాగిస్తాము చూడండి స్లయిడ్ సమయం 2746 కాబట్టి మనకు B ని పోలి A ఉంటే అప్పుడు B A కి అదే ఐగెన్వాల్యూఐగెన్వాల్యూస్ ఉంటాయి మరియు A యొక్క ఒక ఐగెన్ వెక్టర్ గా x ఉంటుంది B యొక్క ఐగెన్వెక్టర్ గా y P 1x ఉంది అదే ఐగెన్వాల్యూ కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఒకదాని యొక్క ఐగెన్వాల్యూ మరియు ఐగెన్వెక్టర్ మనకు తెలిస్తే మనం మరొక ఐగెన్వాల్యూ ఐగెన్వెక్టర్ లను పొందవచ్చు వాస్తవానికి అవి ఒకే రకమైన ఐగెన్వాల్యూ లను కలిగి ఉంటాయి మరియు ఐగెన్వెక్టర్ గా y P 1xP ఉంటుంది ఇది మనం ఇప్పటికే ప్రవేశపెట్టిన t నిర్వచనంలో చూశాము కాబట్టి మనం తీసుకునేది ఈ λ ఈ మ్యాట్రిక్స్ A యొక్క ఐగెన్వాల్యూ A కు సమానమైనది మనకు B మ్యాట్రిక్స్ కూడా ఉంది కాబట్టి మొదట మనకు ఉన్న సంబంధం A x అనేది ఐగెన్వెక్టర్ మరియు ఐగెన్వాల్యూ మనకు λx Ax కాబట్టి ఇప్పుడు మనం P 1 ను గుణించాలి కాబట్టి ఇక్కడ మనకు కుడి వైపు P 1 ఉంది P మ్యాట్రిక్స్ కి అక్కడ ఉన్న సిమిలారిటి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనకు P 1 Ax ఉంది మరియు ఇక్కడ కూడా P 1 ఉంది కాబట్టి λ స్థిరంగా ఉంటుంది మనకు P 1 అక్కడ x ఉంది ఇక్కడ λ P 1 Ax అదే P 1 A ను ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గా పరిచయం చేసాము λx Ax ⇒λP 1x P 1Ax ⇒λP 1x P 1APP 1x P 1APP 1x ⇒λ BP 1x కాబట్టి యొక్క ఐగెన్వాల్యూ B మరియు P 1x అనేది ఐగెన్వాల్యూ కు అనుగుణమైన ఐగెన్వెక్టర్ వాస్తవానికి ఈ మొదటి ఫలితంలో మనం ఇప్పటికే చూసిన మరొక ఫలితం A మరియు B స్వేర్ సిమిలర్ మ్యాట్రిక్స్ లు అప్పుడు వాటికి ఒకే క్యారెక్టరిష్టిక్ పాలినామియల్ ఉంటుంది మరియు వాటికి ఒకే ఐగెన్వాల్యూ ఉందని మనము ఇప్పటికే చూశాము కాబట్టి మనకు ఒకే ఐగెన్వాల్యూ ఉంటే అవి ఒకే క్యారెక్టరిషిక్ పాలినామియల్ ని కలిగి ఉంటాయి దీనిని చూడటానికి మరొక మార్గం ఇది కాబట్టి మనము BP 1AP det B λI det P 1AP P 1λIP det⁡P 1A λIP detP 1det A λI det P det A λI ఈ డెటర్మనెంట్ det B λI det A λI కు సమానం కాబట్టి వాటికి ఒకే క్యారెక్టరిష్టిక్ పాలినామియల్ ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే ఈ A మరియు B లకు ఒకే ఐగెన్వాల్యూ లు ఉంటాయని మనం మునుపటి స్లైడ్లో ఐగెన్వెక్టర్ కు సంబంధించిన సంబంధం కూడా ఇదే కాబట్టి ఈ ఉపన్యాసంలో మనము ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి గురించి మాట్లాడాము మరియు అది ఐగెన్వాల్యూ సంఖ్య తప్ప మరొకటి కాదు ఐగెన్వాల్యూ కు సంబంధించిన నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్వెక్టర్స్ జియోమెట్రిక్ మల్టిప్లిసిటి అని కూడా మనం చూశాము జియోమెట్రిక్ మల్టిప్లిసిటి ఆల్జీభ్రాయక్ మల్టిప్లిసిటి కి సమానం లేదా తక్కువగా ఉంటుంది మరియు మనము ఇలాంటి మ్యాట్రిక్స్ ల గురించి మాట్లాడాము అంటే B మరియు A లు ఒకదానికొకటి సిమిలర్ గా పిలువబడతాయి మనకు ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ P ఉంటే B P 1AP ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఉపయోగించిన సూచనలు ఇవి మీ దృష్టికి ధన్యవాదాలు